ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సైకిల్ కనుగొనబడిందని అనుకుందాం మరియు ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకరు ఎలా కోలుకుంటారు అంటే ఇక్కడ ఆలోచన ఉంది సైకిల్ అంటే కి వెళ్తుంది కోసం వేచి ఉంది ఈ కోసం వేచి ఉంది మరియు ఈ డాట్ డాట్ డాట్ మరియు చివరకు కోసం వేచి ఉంది ఇప్పుడు ప్రతిష్టంభనను విచ్ఛిన్నం చేయడానికి వారిలో ఒకరు తప్పనిసరిగా నిలిపి వేయబడాలి ఈ ట్రాన్సాక్షన్ లలో ఒకటి తప్పనిసరిగా నిలిపి వేయబడాలి వారిలో ఒకరిని బాధితుడిని చేయాలి ఏకపక్షంగా అనుకుందాం గా చేయబడిందని అంటే ఇప్పుడు వెనక్కి వచ్చింది కాబట్టి కలిగి ఉన్న అన్ని వనరులు విడుదల చేయబడ్డాయి అంటే ఇప్పుడు పాస్ చేయవచ్చు అంటే చివరకు పూర్తి మరియు అంటే తరువాత పాస్ మరియు అందువలన మరియు ముందుకు కాబట్టి ఇది దీని మొత్తం ప్రభావం కాబట్టి వారిలో ఒకరిని దీని బాధితుడిగా ఎంచుకోవాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఏ ట్రాన్సాక్షన్ బాధితుడు ఇప్పుడు దీన్ని చేయడానికి అనేక పథకాలు ఉన్నాయి అయితే దీనికి తప్పనిసరిగా కొన్ని హ్యూరిస్టిక్స్ ఉన్నాయి మొదటిది తక్కువ ఖర్చు కలిగిన ట్రాన్సాక్షన్ బాధితుడిగా ఎంపిక చేయబడుతుంది ఇప్పుడు దాని అర్థం ఏమిటి అతి తక్కువ ధర అని చెప్పడం అంటే ఏమిటి గుర్తుంచుకోండి ఈ ట్రాన్సాక్షన్ లు తప్పనిసరిగా ఆపరేషన్స్ చదవడం ఆ రకమైన కార్యకలాపాల గురించి రాయడం మరియు అలాంటి ప్రతి చదవడం వ్రాయడం కార్యకలాపాలకు కొంత ఖర్చు ఉంటుంది ఇది క్వరీ ప్రాసెసింగ్ ఇంజిన్ ద్వారా అవి కొంత వ్యయాన్ని అంచనా వేస్తాయి ట్రాన్సాక్షన్ ని వెనక్కి తీసుకుంటే అతి తక్కువ ధర ఉంటుంది అంటే కనీసం పనిని మళ్లీ చేయాల్సి ఉంటుంది ఇది తప్పనిసరిగా ఇది చాలా త్వరగా ముగించగలదు కనుక ఇది పునరావృతమైతే అది సమస్య కాదు అది అతి తక్కువ ఖర్చుతో ఉంటుంది అది ఒక హ్యూరిస్టిక్ ఇతర హ్యూరిస్టిక్ ఏమిటంటే ట్రాన్సాక్షన్ కనీసం పురోగతితో ఉంటుంది ఇప్పుడు దాని అర్ధం ఏమిటంటే మేము మొదటి హ్యూరిస్టిక్లో ఉన్నాము అయినప్పటికీ అతి తక్కువ ఖర్చుతో ట్రాన్సాక్షన్ ని ఎంచుకున్నప్పటికీ అది మంచిది కాకపోవచ్చు ఎందుకనగా దీనికి అతి తక్కువ ధర ఉంటుంది కానీ ఇది దాదాపు పూర్తయింది ఇప్పుడు అది వెనక్కి తిరిగితే ఆ పని అంతా పూర్తి కావాలి రెండవ హ్యూరిస్టిక్లో ఏమి చేయబడుతుందంటే అతి తక్కువ పురోగతితో ట్రాన్సాక్షన్ ఎంచుకోబడుతోంది తక్కువ పురోగతి అంటే అది ట్రాన్సాక్షన్ కి సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్ లలోకి వెళ్లింది కాబట్టి ఇది తప్పనిసరిగా కనీసం పనిని పూర్తి చేసింది కాబట్టి ఇది తప్పనిసరిగా కనీసం మొత్తం పనిని పూర్తి చేసింది అది వెనక్కి తీసుకోబడితే లేదా అది బాధితురాలిగా చేయబడుతుంటే అప్పుడు కనీసం పని కూడా పోతుంది కాబట్టి ఇది రెండవ హ్యూరిస్టిక్ యొక్క హేతుబద్ధమైనది మరియు మూడవ హ్యూరిస్టిక్ అనేది తక్కువ సంఖ్యలో క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లను ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఇది చాలా చాలా సహజంగా ఉండాలి మరియు ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం డేటాబేస్ విషయంలో ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ వెనక్కి వెళితే అది వరుస క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లను కలిగి ఉండవచ్చు కాబట్టి ట్రాన్సాక్షన్ కి గొప్ప పురోగతి లేదా గొప్ప వ్యయం ఉన్నప్పటికీ మొదలైనవి లేదా ఒకవేళ అది కనుక ఉండి మరియు అది చాలా దూరం వెళ్లినట్లయితే మరియు అది లేదా దాని చుట్టూ ఉన్న మార్గం చాలా దూరం వెళ్ళలేదు మొదలైనవి కానీ అది వెనక్కి తిరిగితే అది చాలా క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లకు కారణమవుతుంది కాబట్టి తప్పనిసరిగా అన్ని క్యాస్కేడింగ్ రోల్బ్యాక్లు అంటే ఈ రోల్ బ్యాక్ యొక్క ప్రభావాన్ని మళ్లీ చేయాల్సిన అవసరం ఉన్నందున ట్రాన్సాక్షన్ లన్నీ తిరిగి చేయవలసి ఉంటుంది కనుక ఇది పెద్ద ఖర్చు ముఖ్యంగా ట్రాన్సాక్షన్ క్యాస్కేడింగ్ రోల్బ్యాక్ల పరంగా ఇతర ట్రాన్సాక్షన్ లపై కనీస ప్రభావాన్ని ఎంచుకుంటుంది బాధితుడిని ఎలా ఎంచుకోవాలి లేదా తిరిగి ట్రాన్సాక్షన్ ని ఎలా ఎంచుకోవాలో ఈ మూడు హ్యూరిస్టిక్స్ తదుపరి ప్రశ్న ఏమిటంటే ఎంత దూరం వెనక్కి వెళ్లాలనేది కాబట్టి మునుపటి ప్రశ్న ఏమిటంటే ఏ ట్రాన్సాక్షన్ ని వెనక్కి తిప్పాలి ఆపై ఎంత దూరం వెనక్కి వెళ్లాలనేది ప్రశ్న ఇప్పుడు అకారణంగా ఒక ట్రాన్సాక్షన్ వెనక్కి వెళుతుంటే అది దాని పూర్తి ప్రారంభానికి దీని పూర్తి ప్రారంభానికి తిరిగి వెళ్లాలి కనుక దీనిని మొత్తం రోల్ బ్యాక్ అంటారు కాబట్టి మొత్తం రోల్ బ్యాక్ అంటే ట్రాన్సాక్షన్ ముఖ్యంగా ట్రాన్సాక్షన్ ద్వారా చేసిన అన్ని కార్యకలాపాలు రద్దు చేయబడ్డాయి మరియు ట్రాన్సాక్షన్ తప్పనిసరిగా తిరిగి ప్రారంభమవుతుంది ఇది పూర్తిగా నిలిపివేయబడింది ఇది తప్పనిసరిగా పూర్తిగా నిలిపివేయబడింది ట్రాన్సాక్షన్ పూర్తిగా నిలిపివేయబడింది పాక్షిక రోల్ బ్యాక్ అని పిలవబడేది కూడా చేయవచ్చు ఇప్పుడు పాక్షిక రోల్ బ్యాక్ ఆలోచన ఏమిటి అంటే ట్రాన్సాక్షన్ లోని అన్ని కార్యకలాపాలు తప్పు కాకపోవచ్చు ట్రాన్సాక్షన్ లోని అన్ని కార్యకలాపాలు సమస్యకు కారణం కాకపోవచ్చు అది వెనక్కి తిప్పబడింది కనుక మాత్రమే సమస్య ఉన్నది సమస్య అనే అర్థంలో ఉంది గుర్తుంచుకోండి మనం సమస్యలో మాట్లాడటం లేదని రికవరీ లేదా ఇతరత్రా అర్థాలలో మేము డెడ్లాక్ లో మాట్లాడుతున్నాము కాబట్టి ప్రతిష్టంభన బ్రోకెన్ అయ్యే వరకు వెనక్కి వెళ్లండి ఇప్పుడు చేయవలసిన ఆసక్తికరమైన విషయం ఇది ఇప్పుడు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనం ఇంతకు ముందు చేసిన ఉదాహరణకి తిరిగి వెళ్దాం కాబట్టిఅనుకుందాం వేచి ఉందని ఎదురుచూసే మరియు అది అలా ముందుకు సాగుతుంది అప్పుడు ఇది మళ్ళీ తిరిగి వస్తుంది ఇప్పుడు ఈ కోసం నిలబడుతుంది జరిగింది అనుకుందాం ఎందుకంటే డేటా యొక్క అంశం x ఇప్పుడు అనుకుందాం డేటా ఐటెమ్ y ని కలిగి ఉందని మరియు దాని తర్వాత అది డేటా ఐటెమ్ z ని కలిగి ఉందని అనుకుందాం అప్పుడు అది డేటా ఐటెమ్ w ని కలిగి ఉంటుంది ఇప్పుడు సమస్య ఈ x తో ఉంది కాబట్టి ఒక బాధితుడు ఇప్పుడు x విడుదల చేయబడితే అప్పుడు విజయం సాధించవచ్చు మరియు తర్వాత ఒకసారి విజయం సాధించి విజయం సాధించింది మరియు ప్రతిష్టంభన బ్రోకెన్ అయ్యింది సమస్యాత్మక డేటా ఐటెమ్ పాయింట్ వరకు మాత్రమే ఇది రోల్బ్యాక్ అవుతుంది దీని వలన రోల్ చేయబడింది దీని కారణంగా వేచి ఉంది డేటా అంశం y y ని కలిగి ఉన్న ఈ ఆపరేషన్స్ ఎందుకు వెనక్కి రాలేదు ఎందుకంటే y ఏ సమస్యను కలిగించదు కనుక ఇది సమస్యకు మాత్రమే తిరిగి వస్తుంది అక్కడ సమస్య ఉంది మరియు అది విడుదల చేయబడుతుంది కానీ దీనికి చాలా స్కీమాటిక్ ఎనాలిసిస్ అవసరం మరియు విషయం ఏమిటంటే అది పట్టుకోగల డేటా ఐటెమ్ అని తెలుసుకోవాలి దీని కోసం వేచి ఉంది ఇది ఖచ్చితంగా తెలిసినది కానీ ఇది కూడా తెలుసుకోవాలి పాక్షిక రోల్ బ్యాక్స్ సమస్యాత్మకంగా ఉండవచ్చు ఎందుకంటే y యొక్క అన్ని కార్యకలాపాలు వెనక్కి వెళ్లకపోవచ్చని చెప్పగలిగినప్పటికీ y యొక్క కొన్ని కార్యకలాపాలు ఉండవచ్చు అది z మరియు w యొక్క తదుపరి కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది మరియు అందువలన మరియు మొదలైనవి కాబట్టి ఇవన్నీ తప్పక జాగ్రత్త వహించాలి సాధారణంగా ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ వస్తుంది ఏ ట్రాన్సాక్షన్ ని వారు అలాగే ఉంచుతారు అనే గణనను ఉంచడం ద్వారాప్రతిష్టంభన విచ్ఛిన్నం అయ్యే వరకు దాన్ని వెనక్కి తిప్పవచ్చు కాబట్టి అది ఎంత దూరం తిరిగి వెళ్లాలి అనే విషయం అప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ డెడ్లాక్ రికవరీ స్కీమ్లలో స్టార్వేషన్ సంభవించవచ్చు ఎందుకంటే అదే ట్రాన్సాక్షన్ ని పదేపదే బాధితుడిగా ఎంచుకుంటారు అందుకే ఈ స్టార్వేషన్ సంభవించవచ్చు పదేపదే బాధితునిగా ఎన్నుకోబడినప్పుడు ఇది జరగవచ్చు ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ అతి తక్కువ పురోగతిని కలిగి ఉంది లేదా ట్రాన్సాక్షన్ కి అతి తక్కువ ధర ఉంటుంది మొదలైనవి ఇది పదేపదే బాధితురాలిగా ఎంపిక చేయబడుతుంది కాబట్టి స్టార్వేషన్ ని ప్రారంభించండి కనుక ఇది ఈ విషయం లోకి వెళ్ళవచ్చు కాబట్టి ఆకలి యొక్క ఈ సమస్యను విచ్ఛిన్నం చేయడానికి ఒక ఆసక్తికరమైన మార్గం లేదా ఒక మార్గం ఏమిటంటే ట్రాన్సాక్షన్ ని బాధితుడిగా ఎంచుకున్నప్పుడు గణన ఉంచబడుతుంది ప్రతి ట్రాన్సాక్షన్ కి బాధితుల గణన ఉంచబడుతుంది మరియు స్టార్వేషన్ సమస్యను విచ్ఛిన్నం చేయడానికి ట్రాన్సాక్షన్ బాధితుడు అయినప్పుడు అనేక సార్లు ప్రవేశం ఉండవచ్చు కనుక ఇది మూడు అని అనుకుందాం ఒక ట్రాన్సాక్షన్ ని మూడుసార్లు బాధితురాలిగా ఎంచుకున్న తర్వాత అది తదుపరిసారి బాధితుడిగా ఎంపిక చేయబడదు కాబట్టి ఇది మూడు సార్లు స్టార్వేషన్ తో ఉండవచ్చు కానీ ఇకపై కాదు తద్వారా స్టార్వేషన్ గురించి విషయాన్ని విచ్ఛిన్నం చేయడం కాబట్టి ఈ లాక్ లు మరియు ప్రతిష్టంభన రికవరీ మొదలైనవి అన్ని విషయాలు ఇప్పుడు ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్ల కోసం మిగిలి ఉన్న ఒక విషయం ఏమిటంటే మేము చదవడం మరియు వ్రాయడం గురించి సమకాలీన నియంత్రణ ప్రోటోకాల్లలో మాట్లాడుతున్నాము ఇప్పుడు డేటాబేస్లలో ట్రాన్సాక్షన్ లలో తరచుగా జరిగే మరో రెండు ముఖ్యమైన ఆపరేషన్లు ఉన్నాయి అవి మనం అస్సలు మాట్లాడలేదు ఇవి చొప్పించడం మరియు తొలగింపు కాబట్టి కొత్త టపుల్ని టేబుల్లోకి చొప్పించినప్పుడు లేదా టేబుల్ నుండి టపుల్ తొలగించినప్పుడు లేదా కొన్ని లక్షణాలు అప్డేట్ చేయబడినప్పుడు ఏమి జరుగుతుంది గుర్తుంచుకోండి ఆ అప్డేట్లను ఎల్లప్పుడూ డిలీషన్గా ఆపై ఇన్సర్షన్ గా నిర్వహించవచ్చు ఇక్కడ మనం చొప్పించడం మరియు తొలగింపు గురించి మాట్లాడతాము కాబట్టి చొప్పించడం మరియు తొలగింపు చొప్పించడం మరియు తొలగింపు విషయంలో ఏమి జరుగుతుంది డేటా ఐటెమ్ x కోసం రెండు ఆపరేషన్లు ఉన్నాయి దీని గురించి మనం ఆందోళన చెందాలి ఇది ఇన్సర్ట్ మరియు డిలీట్ ఇన్సర్ట్ అనగా ఈ x కొత్తగా ఏ ప్రదేశానికి చేర్చబడిందో మరియు తొలగించండి నుండి చూడండి సమయం 0918 లాజికల్ దోషాలను సంగ్రహంగా తెలియజేయండి చొప్పించడం మరియు తొలగించడం వలన జరిగే లాజికల్ లోపాలు సంభవించవచ్చు లోపం జరగడానికి ముందు x చదవండి లేదా x వ్రాయవచ్చు కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ ఒక x కి చదవాలని లేదా x కి వ్రాయాలని కోరుకుంటుంది కానీ ఇది మరొక ట్రాన్సాక్షన్ ని కలిగి ఉంది ఇది ఇంకా చేయలేదని చొప్పించాలి కనుక ఇది లోపం అప్పుడు x చదవడం మరియు వ్రాయడం x అనేది x తొలగించిన తర్వాత జరగవచ్చు కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ చదవడం లేదా వ్రాయడం ఆలస్యం మరియు మరొక ట్రాన్సాక్షన్ వచ్చింది మరియు ఈ ట్రాన్సాక్షన్ కోసం ఇది చదివి వ్రాసే సమయానికి మరొక ట్రాన్సాక్షన్ వచ్చింది మరియు దాన్ని తొలగించారు కనుక అది కూడా లోపం అప్పుడు ఇతర రకాల లోపాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇవి సరైన ఆపరేషన్ కాదు డేటా ఐటెమ్ డిలీట్ అయిన తర్వాత దాన్ని మళ్లీ డిలీట్ చేయలేము డిలీషన్ ఆపరేషన్ సరైనది కాదు అది చొప్పించడానికి వాస్తవానికి అదే లోపం ఒక డేటా ఐటెమ్ చొప్పించిన తర్వాత మరొక ట్రాన్సాక్షన్ మరొక చొప్పించే ఆపరేషన్ను జారీ చేయదు ఎందుకంటే ఇది ఇప్పటికే రికార్డ్ లేదా డేటాబేస్ మొదలైన చోట ఉంది ఇవి చొప్పించడం మరియు తొలగింపులో సమస్యలు ఇప్పుడు చదవడం ఇన్సర్ట్ అండ్ డిలీట్ అని అనుకోవడం ద్వారా ప్రతిదీ వ్రాయడం లాంటివి చాలా సరళంగా నిర్వహించవచ్చని గమనించండి వ్రాయడంతో జరిగే అన్ని సంఘర్షణలు ఇన్సర్ట్ మరియు డిలీట్తో జరుగుతున్నాయి అంటే ఏదైనా చొప్పించడం వ్రాయడానికి ఏదైనా చొప్పించడం సంఘర్షణ ఇంకొక చొప్పించడం తో వివాదం ఏదైనా చొప్పించడం తొలగింపుతో వివాదం నేను వదిలిపెట్టిన ఒక విషయం ఏమిటంటే డిలీట్ అనేది ఇన్సర్ట్ కన్నా ముందు సమస్య కాబట్టి ఒకసారి దాన్ని తొలగించాలని అనుకుంటారు కానీ అది ముందుగానే చేసింది కనుక ఇది కూడా ఒక సమస్య కాబట్టి చొప్పించడం మరియు తొలగింపును వ్రాయడం x మరియు అన్ని వైరుధ్యాల వలె పరిగణిస్తే x రాయడం చొప్పించడం మరియు తొలగింపుకు ప్రచారం చేయబడుతుంది మరియు తరువాత లాక్ కంపాటబిలిటీ మాట్రిస్ మరియు ఆపై విభేదాలు మరియు ప్రతిదీ వ్రాయడం x మాదిరిగానే నిర్వహించబడతాయి అప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంటుంది చొప్పించడం మరియు తొలగింపు విషయంలో అదే జరుగుతుంది చొప్పించడం మరియు తొలగింపును నిర్వహించడానికి ఇది మార్గం చివరగా కాంకరెన్సీ కంట్రోల్ ప్రోటోకాల్ని ముగించడానికి మేము ఒక ఆసక్తికరమైన ఫెనొమెనొన్ గురించి మాట్లాడతాము దీనిని ఫాంటమ్ ఫెనొమెనొన్ అంటారు కాబట్టి ఒక ఫాంటమ్ ఫెనొమెనొన్ క్రిందిది ట్రాన్సాక్షన్ ఉందని అనుకుందాం అది ఒక సంబంధాన్ని చదువుతోంది ఎందుకంటే అగ్రిగేషన్ లేదా అలాంటిదే చూడండి వీడియో లో స్లయిడ్ సమయం 1202 కాబట్టి ఇదే విషయం ఆపై ఈలోపు ట్రాన్సాక్షన్ ఇది వచ్చి కొన్ని ఫీల్డ్ యూనిట్లను అప్డేట్ చేస్తుంది ఇది చొప్పించబడింది ఈ కొంత ఫీల్డ్ చొప్పించబడింది లేదా కొంత టపుల్ చొప్పించబడింది మరియు అందువలన విషయం లోకి ముందుకు వాస్తవానికి మరియు ఇది ఒక సంఘర్షణ అని మనం చూడగలం ఇది ఒక సంఘర్షణ ఎందుకంటే చొప్పించడానికి అనుమతిస్తే అగ్రిగేషన్ తప్పు అవుతుంది కానీ ఇది వింతగా గుర్తించడం చాలా కష్టం అని గమనించండి ఎందుకంటే చొప్పించడం ఎక్కడ జరుగుతుందో చొప్పించడం సంబంధంలో జరగడం లేదు చొప్పించడం టపుల్ లోపల లేదా ఫీల్డ్ లోపల జరుగుతుంది లేదా ఇది కొత్త టపుల్ అని చొప్పించబడుతోంది కాబట్టి ఇది కొత్త టపుల్ దీనిని టపుల్ హైలైట్ చేయడం ఇది కొత్త టపుల్ ఇది చొప్పించబడుతోంది వాస్తవానికి ఆ టపుల్ ద్వారా లాక్ చేయబడదు ఇంతకు ముందు టపుల్ లేదు ఈజ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా లాక్ చేయబడింది మరియు ఈ విషయాలన్నీ క్రింద లాక్ చేయబడిన ప్రతిదీ ఈ లాక్ ఎందుకంటే అస్సలు ఉనికిలో లేదు ఈ టపుల్ ఉనికిలో లేదు కనుక ఇది చొప్పించబడింది కాబట్టి దీనిని ఎలా నిర్వహించాలో దీనిని ఫాంటమ్ దృగ్విషయం అని పిలుస్తారు ఎందుకంటే లాక్ చేయబడినప్పుడు వారు దీనిని లాక్ చేయరు కానీ ఫాంటమ్ టపుల్ అని పిలువబడే వాటిపై తార్కికంగా విభేదిస్తారు కాబట్టి ఇది ఫాంటమ్ టపుల్పై తార్కికంగా తార్కికంగా విభేదిస్తుంది ఇది ఫాంటమ్ ఎందుకు ఎందుకంటే దాని ఉనికి తెలియదు కాబట్టి ఈ అనేది ఒక ఫాంటమ్ టపుల్ ట్రాన్సాక్షన్ కి కూడా ఉండదు కాబట్టి ట్రాన్సాక్షన్ కోసం కాబట్టి ఇది ఒక ఫాంటమ్ టపుల్ అందుకే డేటాబేస్లలో పట్టుకోవడంలో కష్టతరమైన సమస్యలలో ఇది ఒకటి ఈ ఫాంటమ్ దృగ్విషయాన్ని చొప్పించడం చాలా కష్టం కానీ దీనిని ఫాంటమ్ టపుల్ అంటారు ఈ మరియు ఈ మొత్తం ఫెనొమెనొన్ ని ఫాంటమ్ ఫెనొమెనొన్ అంటారు ఇదే విషయం దీన్ని ఎలా పరిష్కరించాలో ఎక్స్క్లూజివ్ లాక్కి తెలుసు తప్పనిసరిగా ఈ రిలేషన్షిప్లో ఒక ప్రత్యేకమైన లాక్ పొందాలి ఇది ప్రత్యేకమైన లాక్ ఇది తీసుకురాబడుతోంది ఇది చదివినప్పుడల్లా ఈ ప్రత్యేకమైన లాక్ మొదలైనవి మల్టీ గ్రాన్యులారిటీ లాకింగ్ వాస్తవానికి దాన్ని పరిష్కరించగలదు ఈ విషయం ఎప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందో దాని పేరెంట్స్ వరకు చెక్ చేస్తుంది మరియు S మోడ్లో లాక్ చేయబడిందని చూడండి ఎందుకంటే ఇది జరుగుతోంది కాబట్టి దీనిని ఇన్సర్ట్ చేయలేము చొప్పించడం తప్పనిసరిగా x లాక్ కానీ ఇది ఇప్పటికే షేర్డ్ మోడ్లో లాక్ చేయబడింది కనుక ఇది ప్రత్యేకమైన లాక్ను పొందలేకపోతుంది బహుళ గ్రాన్యులారిటీ లాకింగ్ వాస్తవానికి దాన్ని పరిష్కరిస్తుంది పరిష్కారం మనం ఇంతకు ముందు చూసిన బహుళ గ్రాన్యులారిటీ లాకింగ్ కానీ ఇది చాలా కష్టమైన సమస్యలలో ఒకటి అని హైలైట్ చేయడానికి ఇది చాలా ఆసక్తికరమైన సమస్యలు కాబట్టి ఇది ఫాంటమ్ ఫెనొమెనొన్ మరియు ఏకకాలిక నియంత్రణ ప్రోటోకాల్ని ముగించడానికి కేవలం ఒక విషయం మేము డేటాబేస్ సంబంధాలు మొదలైన వాటి గురించి మరియు ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాము కానీ డేటాబేస్లు ఇండెక్స్ నిర్మాణాలను కూడా ఉపయోగిస్తాయి కాబట్టి ఇండెక్స్ లాకింగ్ కూడా చేయాలి జాగ్రత్త వహించాలి ఇండెక్స్లోని వస్తువుల రకాలు తప్పనిసరిగా లాక్ చేయబడాలి ఇండెక్స్ నోడ్లు లాక్ చేయబడాలి మరియు ఇండెక్స్ నోడ్లు ఇండెక్స్ నోడ్లను లాక్ చేయడం అంటే ఇండెక్స్ నోడ్ మొదలైన వాటికి సంబంధించిన డేటా ఐటెమ్లను లాక్ చేయడం ఇది ఫాంటమ్ ఫెనొమెనొన్ ని నివారించడానికి కూడా సహాయపడవచ్చు ఎందుకంటే ఇన్సర్షన్ మొదలైనవి ఎల్లప్పుడూ ఇండెక్స్ లాక్ ద్వారా మరియు ఇండెక్స్ నోడ్ ద్వారా ఇండెక్స్ జరుగుతూ ఉంటుంది మరియు ఇండెక్స్ ఇప్పటికే లాక్ చేయబడింది ఎందుకంటే అది ఆ ప్రత్యేక టపుల్ను తాకుతుంది ఏకకాలిక నియంత్రణపై మాడ్యూల్ని ముగించిన తరువాత మనం తదుపరి SQL మరియు పెద్ద డేటా లేకుండా వెళ్తాము